ఇప్పటివరకు ఈ కోర్సులో వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ రెసిస్టర్ మరియు అనేక ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ ను పరిశీలించారు మరియు మేము ఈ ఎలిమెంట్స్ యొక్క కరెంటు వోల్టేజ్ సోర్స్ను చర్చించాము ఈ యూనిట్లో ఈ ఎలెమెంట్స్ లోని ఎనర్జీ మరియు పవర్ ని పరిశీలిస్తాము మొదట నేను సాధారణంగా ఎనర్జీ మరియు పవర్ గురించి చర్చిస్తాను ఆపై మనకు తెలిసిన ప్రత్యేక ఎలెమెంట్స్ లో ఏమి జరుగుతుందో చూస్తాం రెండు టెర్మినల్ ఎలిమెంట్ ఉంటే మొదట ప్యాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం వోల్టేజ్ మరియు కరెంట్ను నిర్వచిద్దాము అంటే మనం టెర్మినల్లోకి ప్రవేశించే కరెంట్ను పరిగణిస్తాము ఇది వోల్టేజ్ కి సంబంధించి పాజిటివ్గా నిర్వచించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్ కు పంపిణీ చేయబడిన పవర్ ఇప్పుడు వాస్తవానికి మరియు సమయం మారుతూ ఉండవచ్చు అది నిర్వచనాన్ని మార్చదు పంపిణీ చేయబడిన పవర్ సమయం యొక్క ఫంక్షన్ అని దీని అర్థం ఇప్పుడు ఈ P 0 అయితే V ని మరియు I గుర్తుంచుకోండి విలువలు ఏదైనా ఉండవచ్చు ఇక్కడ ఏదైనా ప్రత్యేక ఎలెమెంట్స్ ను చర్చించడం లేదు V మరియు I విలువలు ఏదైనా కలిగి ఉంటాయి మరియు ఉత్పత్తి P 0 0 లేదా 0 కావచ్చు P 0 అయితే ఎలిమెంట్ ఆ క్షణంలో పవర్ ను గ్రహిస్తుందని అర్థం P 0 అయితే ఎలిమెంట్ పవర్ ను నెగటివ్ పవర్ ని పంపిణీ చేస్తుంది అంటే ఎలిమెంట్ వాస్తవానికి పవర్ ని ఉత్పత్తి చేస్తుంది లేదా మిగిలిన సర్క్యూట్కు పవర్ ను పంపిణీ చేస్తుంది కాబట్టి P 0 అంటేఅంటే ఎలిమెంట్ పవర్ ని గ్రహిస్తుంది మరియు P 0 అంటే ఎలిమెంట్ పవర్ ని పంపిణీ చేస్తుంది కాబట్టి రెండు టెర్మినల్ ఎలిమెంట్ లో పవర్ యొక్క నిర్వచనం గురించి చెప్తుంది ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయలేదు ఈ సందర్భంలో పై టెర్మినల్ నుండి కింది టెర్మినల్ వరకు ఎలిమెంట్స్ ద్వారా ప్రవహించే ఛార్జ్ను డిరైవ్ చేయవొచ్చు కాబట్టి ఇది ఒక నిర్దిష్ట పొటెన్షియల్ డ్రాప్ ద్వారా వస్తుంది అంటే అది కొంత ఎనర్జీ ని కోల్పోతుంది మరియు దానిపై కొంత పని జరుగుతోంది కాబట్టి పని యొక్క మార్పు రేటుని పవర్ గా నిర్వచిస్తాము మరియు దాని నుండి పవర్ వోల్టేజ్కరెంట్ ఈ నిర్వచనం పొందుతారు ఇప్పుడు ఎలిమెంట్ కి పంపిణీ చేయబడిన ఎనర్జీ ని పరిశీలిద్దాం ఇప్పుడు పంపిణీ చేయబడిన టైం ఇంటర్వెల్ ను పేర్కొనాలి దానిని t1 నుండి t2 వరకు తీసుకోవాలి ఇది t1 నుండి t2 టైం కు సంబంధించి ఎలిమెంట్ కు పంపిణీ చేయబడిన ఎనర్జీ యొక్క ఇంటిగ్రల్ గా ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఒక నిర్దిష్ట ఇంటర్వెల్ లో సమయానికి సంబంధించి V × I యొక్క ఇంటెగ్రల్ నుంచి ఎలిమెంట్ కు పంపిణీ చేయబడిన ఎనర్జీ అవుతుంది రెండు టెర్మినల్ ఎలిమెంట్ కోసం కేవలం ఒక వోల్టేజ్ మరియు ఒక కరెంట్ కలిగి ఉంటుంది ఇప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీ చేయబడిన ఈ ఎనర్జీ కూడా పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉంటుంది నిర్దిష్ట ఎలిమెంట్స్ ను పరిశీలించి ఏమి జరుగుతుందో చూస్తాం కాబట్టి ఇప్పటి వరకు ఒక సాధారణ రెండు టెర్మినల్ ఎలెమెంట్స్ ని పరిగణించారు ఇప్పుడు ఎలిమెంట్ కి రెండు టెర్మినల్స్ కంటే ఎక్కువ ఉంటే ఏమి జరుగుతుంది రెండు టెర్మినల్ ఎలెమెంట్స్ కు ఇది చాలా సులభం ఎలిమెంట్ అంటే ఒక వోల్టేజ్ మరియు ఎలిమెంట్ గుండా ఒక కరెంటు ఉంటుంది మరియు ఈ రెండింటి లబ్దము యొక్క పవర్ అని చెప్తాము పోటెన్షియల్ V పై ఛార్జీల కదలికలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఇది మూల సిద్ధాంతం నుండి పొందవచ్చు N టెర్మినల్ ఎలిమెంట్ ఉంటే మరియు 1 2 మరియు N టెర్మినల్స్ ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇప్పుడు N టెర్మినల్ ఎలిమెంట్ కోసం N 1 నిర్వచించిన స్వతంత్ర వోల్టేజ్ మరియు కరెంట్ లు ఉన్నాయి కానీ అన్ని N టెర్మినల్స్ యొక్క వోల్టేజ్ లో కొన్ని సూచనలకు సంబంధించి మరియు అన్ని N టెర్మినల్స్ లోకి వెళ్ళే కరెంటు ను కూడా పరిశీలిస్తాము కాబట్టి ఇది రిఫరెన్స్ నోడ్ అని అనుకుందాం ఇప్పుడు రిఫరెన్స్ నోడు సంబంధించి టెర్మినల్ 1 యొక్క వోల్టేజ్ V1 రిఫరెన్స్ నోడ్కు సంబంధించి టెర్మినల్ 2 యొక్క వోల్టేజ్ V2 రిఫరెన్స్ నోడ్కు సంబంధించి టెర్మినల్ N యొక్క వోల్టేజ్ VN మరియు N టెర్మినల్కు కరెంటు I1 I2 IN ఉన్నాయి ఇప్పుడు ఎలెమెంట్స్ కి పంపిణీ చేయబడిన పవర్ ఈ విధంగా నిర్వచించబడింది ఇది అన్ని టెర్మినల్ అంటే మొత్తం VKIK అని నిర్వచించబడింది ఇది ప్రాథమికంగా V1 I1V2 I2 VNIN కాబట్టి ఇది పవర్ అని నిరూపించబడలేదు కాని దీనికి N టెర్మినల్ ఎలిమెంట్ కు నిర్వచనంగా తీసుకోండి ఈ ఎక్స్ప్రెషన్ మరియు రెండు టెర్మినల్ ఎలిమెంట్ కోసం మీకు ఉన్న ఎక్స్ప్రెషన్ కు మధ్య అనాలజీ సృష్టించడం ద్వారా ఇది నిజమని చూపించుకోవచ్చు ఇప్పుడు కొంత అస్పష్టత ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఈ రిఫరెన్స్ నోడ్ ఏమిటి మరియు మనం అన్ని వోల్టేజ్లను దీని సంబంధించి కొలుస్తాము ఇప్పుడు అది ఏదైనా కావచ్చు అది ఎలిమెంట్ యొక్క N టెర్మినల్ లో ఒకటి కావచ్చు కానీ సూచన ఏమైనా కావచ్చు అది పవర్ P లాగా కనిపిస్తుంది మనం లెక్కించే సంఖ్యలో కొంత అస్పష్టత ఉంది కాబట్టి చూపించబోయేది ఏమిటంటే ఎంచుకున్న రిఫరెన్స్ తో సంబంధం లేకుండా పవర్ యొక్క నిర్వచనం లో స్పష్టత లేదు కాబట్టి అదే N టెర్మినల్ ఎలిమెంట్ ని మళ్ళీ పరిశీలిద్దాం మరియు N కరెంటు I1I2 IN 1IN ఉన్నాయి ఇప్పుడు ఈ N టెర్మినల్ ఎలిమెంట్ కి వేరే కనెక్షన్ లేదు కాబట్టి ఈ N కర్రెంట్స్ మొత్తం కూడిక 0 గా ఉండాలని తెలుసు ఎందుకంటే ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ లోకి వెళ్ళే కరెంటు ల మొత్తం కూడిక 0 గా ఉండాలి ఇది కిర్ఛాఫ్ యొక్క కరెంటు చట్టం తప్ప మరొకటి కాదు వాస్తవానికి ఇంతకుముందు మీకు ఈ మూసివేసిన సర్ఫేస్ ఒకే నోడ్ ని కలిగి ఉంది కానీ అది అలా ఉండవలసిన అవసరం లేదు క్లోస్డ్ సర్ఫేస్ దగ్గర అనేక నోడ్లను లేదా మొత్తం సర్క్యూట్ను కలిగి ఉన్నప్పుడు ఛార్జ్ కంజర్వేషన్ మరియు ఛార్జ్ అక్యుములేషన్ అవ్వడం జరగదు కాబట్టి ఈ మూసివేసిన సర్ఫేస్ లోకి ప్రవేశించే కరెంట్ల మొత్తం కూడిక I1I2 IN ఈ మార్గం ఇంకా 0 గా ఉంది కాబట్టి IN I1I2 IN 1 మొత్తం కూడికగా వ్రాయవచ్చు ఇప్పుడు దీనిని పవర్ యొక్క నిర్వచనంలో ఉపయోగిద్దాం V1I1 V2I2 VN 1IN 1 VNIN ఉంది ఈ కిర్ఛాఫ్ కరెంట్ చట్టం వ్యక్తీకరణ నుండి IN విలువని ఉపయోగిస్తాము ఇది V1I1 V2I2 VN 1IN 1 VN I1I2 IN 1 ల మొత్తాన్ని ఇస్తుంది ఇది తిరిగి వ్రాయబడుతుంది కాబట్టి చేసినది ఏమిటంటే అసలు వ్యక్తీకరణని తీసుకొని క్రమాన్ని మార్చాను ఇప్పుడు ఇక్కడ నుండి V1 VN ఉంది అది V1N గా సూచించబడుతుంది ఇది టెర్మినల్ N కి సంబంధించి టెర్మినల్ 1 యొక్క వోల్టేజ్ మరియు తర్వాత V2 VN V2Nతప్ప మరొకటి కాదు కాబట్టి ప్రాథమికంగా మనం N 1సార్లు V × I లబ్దము లను తీసుకోవాలి ఇక్కడ N 1వోల్టేజ్ లు అంటే వోల్టేజీ ఈ సందర్భంలో నేను తీసుకున్నట్లుగా Nth టెర్మినల్స్ మరియు టెర్మినల్ కరెంట్ అది ప్రతి టెర్మినల్స్ లోకి వెళ్లే కరెంట్ కాబట్టి ఈ రిఫరెన్స్ కారణంగా ఎటువంటి స్పష్టత ఉంది మీరు ఎంచుకున్న రిఫరెన్స్ ఏదయినా కానీ ఎలిమెంట్ కు పంపిణీ చేయబడిన అదే పవర్ ని పొందుతారు వాస్తవానికి టెర్మినల్స్లో ఒకదాన్ని రిఫరెన్స్ టెర్మినల్స్గా ఎంచుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఆపై ఆ టెర్మినల్ మరియు N 1 స్వతంత్ర కరెంట్ లకు సంబంధించిన నిర్వచించబడిన స్వతంత్ర వోల్టేజీ ఉంటాయి మరియు ఆ లబ్దము ల మొత్తం విలువ ఎలిమెంట్ కి పంపిణీ చేయబడిన పవర్ కి సమానం రిఫరెన్స్ టెర్మినల్ పట్టింపు లేదని చూపించడానికి ఇవన్నీ చూపించాను టెర్మినల్స్లో దేనినైనా రిఫరెన్స్ టెర్మినల్ గా ఎంచుకోవచ్చు అలాంటి టెర్మినల్కు సంబంధించి అన్ని వోల్టేజ్లను నిర్వచించండి ఏ రిఫరెన్స్ టెర్మినల్ ని ఎంచుకున్నాము అనే దానితో సంబంధం లేకుండా పవర్ ని లెక్కిస్తే అదే విలువని పొందుతాము దీనిని ఒక ప్రత్యేక సందర్భం కోసం చూపించాము మీరు మరేదయినా పరిగణించి ప్రయత్నించవచ్చు అంటే టెర్మినల్ 2 ను రిఫరెన్స్ టెర్మినల్ చేసి ఏమి జరుగుతుందో చూడండి